ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పన యొక్క మాడ్యూల్ 8 కు స్వాగతం చివరి మాడ్యూల్లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ నమూనాలోని ప్రాథమిక విధానాలపై క్లుప్తంగా పరిశీలించాము ప్రత్యేకంగా మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ గురించి మాట్లాడాము అది ఒక ఆవశ్యకత నుండి ప్రారంభమవుతుంది మరియు కొన్నిసార్లు అస్పష్టమైన అంశాలు ముఖ్య అంశాలు ముఖ్య సంగ్రహణలు ఆబ్జెక్ట్ లు సంగ్రహించడానికి ప్రయత్నిస్తుంది అవి క్లాస్ లుగా సాధారణీకరణ అవుతాయి అప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ను ప్రదర్శిస్తాయి ఇది వ్యవస్థను మనం సాకారం చేయాలనుకునే లక్ష్య వ్యవస్థ పరంగా వాటిని సూచించడానికి ప్రయత్నిస్తుంది విశ్లేషణ మరియు రూపకల్పన తరచుగా పునరుత్పాదక శుద్ధీకరణ ప్రక్రియ అని మనము గుర్తించాము దానిలో ముందుగా మీరు విశ్లేషిస్తారు దాని ఆధారంగా మీరు ఒక నమూనాను రూపొందిస్తారు మరియు ఆ రూపకల్పన ఆధారంగా మళ్ళీ మనము తిరిగి వెళ్లి ఆవశ్యకతలను మెరుగుపరచడంలో మరిన్ని వివరాల కోసం చూస్తాము మరియు విశ్లేషణను మెరుగుపరుస్తాము మరింత మెరుగైన డిజైన్ను కలిగి ఉంటాము మీరు సిస్టమ్ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న చోటికి లేదా సిస్టమ్ను అమలు చేయడం ప్రారంభించే చోటికి చేరుకునే వరకు దీన్ని కొనసాగిస్తారు మరియు మీరు డిజైన్ యొక్క వ్యక్తీకరణను సులభతరం చేయడానికి ఆబ్జెక్ట్ బేస్డ్ లేదా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ నమూనాలకు మద్దతు ఇచ్చే వేర్వేరు భాషలను ఎక్కడ ఉపయోగిస్తారో ఆ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లోకి ప్రవేశిస్తారు మరియు ఆ ప్రక్రియలో మీరు నెమ్మదిగా సిస్టమ్ను సాకారం చేయడం ప్రారంభిస్తారు మరియు సిస్టమ్ యొక్క సాధారణ వెర్షన్ అమలు చేయబడిన తర్వాత మరింత విశ్లేషణ చేయడానికి రూపకల్పనను మెరుగుపరచడానికి మరియు మీరు ఇప్పటికే సృష్టించిన వ్యవస్థను మెరుగుపరచడానికి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇది మొత్తం ఫ్రేమ్వర్క్ కాబట్టి ఇప్పుడు మనం విశ్లేషణ యొక్క అంశాలలో కొంచెం లోతుగా వెళ్తాము మరియు ఇక్కడ మొత్తం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ నమూనాకు మరియు విశ్లేషణ మరియు డిజైన్ యొక్క భావనలకు కీలకమైన ఆబ్జెక్ట్ ల యొక్క వర్గీకరణ మరియు గుర్తింపు వైపు పనిచేయడం ప్రారంభిస్తాము సమయం 0248 స్లైడ్ చూడండి కాబట్టి ఈ మాడ్యూల్లో ఆబ్జెక్ట్ మోడళ్ల యొక్క ప్రధాన మరియు ముఖ్యమైన లక్షణాల అవగాహనతో ప్రారంభిస్తాము మరియు అలాంటి 2 అంశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతాము ప్రతి స్లైడ్ యొక్క ఎడమ వైపున ఎప్పటిలాగే అవుట్ లైన్ అందుబాటులో ఉంది ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ మోడళ్లను పరిశీలిస్తే మనం పరిగణించవలసిన మరియు ప్రయత్నించవలసిన నాలుగు ప్రధాన అంశాలు ఉన్నాయి ఈ మాడ్యూల్లో మరియు తరువాతి 2 మాడ్యూళ్ళలో ఆబ్జెక్ట్ మోడల్ యొక్క ఈ విభిన్న అంశాలు అర్థం చేసుకోవాలి ప్రధాన అంశాలు ఆబ్స్ట్రాక్షన్ ఎన్క్యాప్సులేషన్ మాడ్యులారిటీ మరియు హైరార్కీ మునుపటి మాడ్యూళ్ళలో మీరు ఈ పదాల గురించి కొంతవరకు అస్పష్టంగా విన్నారు ఇప్పుడు మన లక్ష్యం ఈ అంశాలను ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క ఈ పారామితులను నిశ్చయంగా నిర్వచించడం మరియు అవి ఎటువంటి పాత్ర పోషిస్తాయో వేర్వేరు ఉదాహరణలలో చూడడం ఆబ్జెక్ట్ మోడళ్లను నిర్వచించడంలో అవసరమైన 4 ప్రధాన అంశాలతో పాటు కొన్ని ఉపయోగకరమైన కానీ ఖచ్చితంగా అవసరం లేని అంశాలు కూడా ఉన్నాయి వాటిని అల్పమైన అంశాలు అని పిలుస్తారు మరియు వాటిలో టైపింగ్ కంకరెన్సీ పర్సిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రధాన అంశాలతో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రధాన భావన అయిన ఆబ్స్ట్రాక్షన్ తో ప్రారంభిస్తాము సమయం 0427 స్లైడ్ చూడండి ఆబ్స్ట్రాక్షన్ మనం ఇప్పటికే చూసినట్లుగా మరియు మనము ఆ విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాము అనవసరమైన వివరాలను వదిలివేయడం ద్వారా సమస్యను నిర్వహించడమే ఆబ్స్ట్రాక్షన్ మానవ మెదడు నిర్హేతుకమైన మొత్తంలో అర్థ సంక్లిష్టతను నిర్వహించలేదని మనము చూశాము కాబట్టి ప్రతి దశలో విషయాలు సరళంగా ఉండాలి కాబట్టి మనము ఆబ్స్ట్రాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు మనము మొదట మనం చేయటానికి ప్రయత్నిస్తున్న దాని వివరణను సృష్టించడంలో లేదా స్పెసిఫికేషన్ను రూపొందించడంలో మన ఉద్దేశ్యం ఏమిటో పరిశీలిస్తాము మరియు ఆ ఉద్దేశం కోసం మనము వ్యవస్థ లేదా ఉపవ్యవస్థ యొక్క నిర్దిష్ట వీక్షణను మాత్రమే చూస్తాము మరియు మిగిలిన వివరాలను విస్మరిస్తాము ఈ ప్రక్రియను ఆబ్స్ట్రాక్షన్ అంటారు మరియు మనం ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది మోడల్ బిల్డింగ్ ప్రక్రియ కూడా ఉదాహరణకు మనము కారు బ్రేక్లను పరిశీలిస్తుంటే ప్రధానంగా కారును నియంత్రించే డ్రైవర్ యొక్క కోణం నుండి ఆబ్స్ట్రాక్షన్లో ఎలెక్ట్రోమెకానికల్లో ఇది ఖచ్చితంగా ఎలా జరుగుతుందో లేదా వాస్తవానికి వేగాన్ని నియంత్రించే ఎలక్ట్రానిక్ ఉపవ్యవస్థ గురించి కావచ్చు ఎక్కువ ఆందోళన అవసరం లేకుండా మనకు సంబంధించినదంతా బ్రేక్ కోసం పెడల్ ను నొక్కడం వల్ల కారు వేగాన్ని నియంత్రించాలి కాబట్టి ఇది మన OOAD పుస్తకం నుండి ఇది ఒక రకమైన కార్టూనిస్టుల ఆబ్స్ట్రాక్షన్ దృక్పథం కాబట్టి ఒక పిల్లి మరియు 2 వైపులా ఇద్దరు పరిశీలకులు ఉన్నారు ఒకరు ఖచ్చితంగా కొన్ని ఎలక్ట్రానిక్ విధానాల నుండి పిల్లిని చూస్తారు మరొకరు వెటర్నరీ సర్జన్ అతను పిల్లిని చూసినప్పుడల్లా అతను అన్ని అంతర్గత అవయవాలను చూస్తాడు కాబట్టి ఇది ఒకే పిల్లి కానీ ఇద్దరు పరిశీలకులు ప్రాథమికంగా పిల్లి యొక్క 2 విభిన్న వీక్షణలను వారి ఆసక్తిని బట్టి చూస్తారు స్పష్టమైన ఉదాహరణలకు రావడానికి ఎలక్ట్రిక్ సర్క్యూట్తో ప్రారంభిద్దాం మీరు ఒక సర్క్యూట్ రూపకల్పన చేయమని అడిగారు అనుకుందాం అది ఏదైనా సర్క్యూట్ కావచ్చు ఇది మెట్ల లైటింగ్ సర్క్యూట్ కావచ్చు ఇది ట్రాఫిక్ సిగ్నలింగ్ సర్క్యూట్ కావచ్చు ఇది మరింత క్లిష్టమైన డిజిటల్ సిస్టమ్ సర్క్యూట్లు కావచ్చు ఇప్పుడు ప్రశ్న మీ విధానం ఎలా ఉండాలి ఎలక్ట్రికల్ సర్క్యూట్ సహజంగా ఇన్పుట్ కలిగి ఉంటుంది మరియు అవుట్పుట్ లను కలిగి ఉంటుంది మరియు అవి సమయం మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మీరు నిజంగా సాధ్యమయ్యే అన్ని ఇన్పుట్లు మరియు వాటి సంబంధిత అవుట్పుట్ల పైకి వెళ్లాలనుకుంటున్నారా మరియు వ్యవస్థ ఉండగల అన్ని స్థితులను మీరు వర్గీకరించాలనుకుంటున్నారా గణిత కోణంలో ఇవి సాధ్యమే కాని ఆచరణాత్మక కోణంలో ఇవి సాకారం చేయలేరు మీరు అన్ని ఇన్పుట్లను చూడలేరు మరియు సాధ్యమయ్యే అన్ని అవుట్పుట్లను తెలుసుకోలేరు మరోలా చెప్పాలంటే నిజంగా ఇది చేయగల ఒక వ్యవస్థ ఉందని మీకు తెలిస్తే మీరు కొత్త వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఏ అంశంతో వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నారో దానిని బట్టి మీరు సర్క్యూట్ కోసం వివిధ రకాల మోడళ్లను చూస్తారు కాబట్టి దయచేసి ఈ నిర్దిష్ట సర్క్యూట్లు ఏమిటో వాటి కార్యాచరణ ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు అయితే ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్లను వివరించడానికి సాధారణంగా ఉపయోగించే వివిధ నమూనాలను వివరించడానికి మాత్రమే స్కీమాటిక్ డయాగ్రమ్ వైరింగ్ డయాగ్రమ్ టైమింగ్ డయాగ్రమ్ CMOS డయాగ్రమ్ లేఅవుట్ డయాగ్రమ్ మదర్బోర్డు డయాగ్రమ్ మరియు ఇంకా చాలా ఉండవచ్చు కాబట్టి మనం పరిశీలించినట్లయితే స్కీమాటిక్ డయాగ్రమ్ ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము ప్రధానంగా సర్క్యూట్ యొక్క విద్యుత్ ప్రవర్తనను విశ్లేషించడానికి మీకు ఆసక్తి ఉన్నప్పుడు కాబట్టి మీరు ఏ విధమైన వైర్ లేదా మీరు ఎలాంటి రెసిస్టర్ కాంపోనెంట్ను ఉపయోగిస్తున్నారు లేదా మీరు ఏ విధమైన డయోడ్లను నిమగ్నం చేయవచ్చనే దాని గురించి బాధపడకుండా భాగాలు ఎలా క్రమపద్ధతిలో అనుసంధానించబడి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాము కానీ మీరు కిర్చాఫ్ చట్టం థెవెనిన్ సిద్ధాంతంThevenins theorem నార్టన్ సిద్ధాంతంNortons theorem సూపర్ స్థానం వంటి వివిధ రకాల విద్యుత్ విశ్లేషణల నమూనాలు ఉపయోగించాలనుకుంటున్నారు మరియు మీరు ఒక స్కీమాటిక్ డయాగ్రమ్ ని పరిశీలిస్తారు మీరు బోర్డు పరంగా ఆ సర్క్యూట్ను పెట్టడం ప్రారంభించాల్సి ఉంటుందని మీకు తెలిసినప్పుడు మరియు 100 వైరింగ్ కనెక్షన్లను తయారు చేయవల్సి ఉంటుందని మీకు తెలిసినప్పుడు మనము వైరింగ్ డయాగ్రమ్ ని పరిశీలిస్తాము ఇది కనెక్షన్లు ఎలా ఉన్నాయో చూపిస్తుంది సర్క్యూట్ యొక్క అవుట్ పుట్ సమయంతో మారుతున్న విధానాన్ని మీరు చూడాలనుకుంటే సాధారణంగా మీరు టైమింగ్ డయాగ్రమ్ ని చూస్తారు మీరు సెమీకండక్టర్ సర్క్యూట్లోకి చూస్తున్నట్లయితే మీరు ఒక రకమైన బైనరీ లాజిక్ను తక్కువ స్థాయిలో సాకారం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అప్పుడు మీరు బహుశా CMOS గేట్లు స్మార్ట్ డయాగ్రమ్ ని చూస్తారు PCB లలో భాగాలను అనుసంధానించడానికి మనము లేఅవుట్ డయాగ్రమ్ లను పరిశీలిస్తాము భౌతిక PCBలో భాగాలను ప్యాకేజీ చేయడానికి మనము మదర్బోర్డు డయాగ్రమ్ పరిశీలిస్తాము ఇవి సంపూర్ణంగా లేవు ఇది సూచిక కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయం ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి సార్వత్రిక సంగ్రహణ లేదు దీనికి సార్వత్రిక నమూనా లేదు మీ ఉద్దేశాన్ని బట్టి మీరు ఏమి చేయాలి మీరు ఏ ఉద్దేశ్యాన్ని సాధించాలి అనేదానిపై ఆధారపడి మీరు వేర్వేరు నమూనాలను ఉపయోగించి సర్క్యూట్ యొక్క వివిధ అంశాలను చూస్తారు మరియు మీరు ఒక కోణాన్ని చూసినప్పుడు స్కీమాటిక్ వద్ద చూస్తున్నప్పుడు మీరు సమయం గురించి ఆందోళన చెందరు మీరు టైమింగ్ను చూస్తున్నప్పుడు PCB లో ఇంటర్కనెక్ట్లు ఎలా జరుగుతాయనే దానిపై మీకు ఆందోళన లేదు కనుక దీనిని ఆబ్స్ట్రాక్షన్ యొక్క ప్రాథమిక లక్ష్యం అంటారు మనం చాలా భిన్నమైన ఉదాహరణకి వెళ్దాం మన దేశం భారతదేశం గురించి మాట్లాడాలనుకుంటున్నాం మనం భారతదేశాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాము మీకు దయచేసి భారతదేశాన్ని అర్థం చేసుకోండి అనే సమస్య ఇవ్వబడింది మీరు ఎలా చేస్తారు ఏమి చేస్తారు మీరు భారతదేశంలోని ప్రతి పౌరుడి వద్దకు వెళ్లి కలుసుకుని పౌరుడు ఏమి చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మనము ప్రతి ఇంటిని సందర్శిస్తాము ప్రతి చెట్టును పరిశీలిస్తాము ప్రతి వరి పొలాలకు వెళ్తాము ఇది ఖచ్చితంగా అసాధ్యమైనది కానీ మీరు బహుశా ఏమి చేస్తారు మీరు బహుళ రకాలైన సంగ్రహణలను లేదా సాధారణంగా పటాలుగా ఉండే మోడళ్లను చూస్తారు కాబట్టి ఇవి మన దేశం యొక్క వివిధ రకాల పటాలు రాజకీయ నది పటం పవర్ గ్రిడ్ వృక్షసంపద రైల్వేలు ప్రపంచ వారసత్వ ప్రదేశం మీరు భారతదేశ పటాలకు వెళితే వివిధ రకాలైన పటాల జాబితా కూడా మీకు కనిపిస్తుంది భారతదేశానికి అందుబాటులో ఉన్న వివిధ రకాల నమూనాలు పేజీల కొద్దీ వస్తాయి సమయం 1118 స్లైడ్ చూడండి కాబట్టి మీరు నిర్దిష్ట పటాలను పరిశీలిస్తే మనము పరిపాలనా నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నించినప్పుడు మనము రాజకీయ పటం సూచిస్తాము నీటి వనరుల సహజ పంపిణీ గురించి ఒక నది పటం మీకు తెలియజేస్తుంది పవర్ గ్రిడ్ మొత్తం విద్యుత్ నిర్మాణం ఎలా నిర్వహించబడుతుందనే దాని గురించి మాట్లాడుతుంది మరలా మీరు ఒక నిర్దిష్ట కోణాన్ని చూస్తున్నప్పుడు మీరు చూడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు కొన్ని పర్యాటక సేవల కోసం ప్రణాళికలు వేస్తున్నప్పుడు మరియు మీరు ఆసక్తికరమైన సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు మరియు భారతదేశ సంప్రదాయం యొక్క పర్యటన చేయాలనుకుంటున్నప్పుడు భారతదేశంలో నదులు ఎలా అనుసంధానించబడిందో విస్మరించి మీరు ఖచ్చితంగా ప్రపంచ వారసత్వ సైట్ మ్యాప్ను చూస్తారు కానీ మీరు తరువాతి దశలో రైల్వే నెట్వర్క్ మ్యాప్ను సూచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పర్యాటకులు ఆ ప్రదేశాలలో ఎలా ప్రయాణిస్తారు అనే దానిపై మీరు వియుక్తంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీ ఉద్దేశాన్ని బట్టి మీరు కొన్ని అంశాలను పరిశీలిస్తారు మరియు మిగిలిన వాటిని విస్మరిస్తారు మూడవ భిన్నమైన ఉదాహరణ హైడ్రోపోనిక్ గార్డెనింగ్ సిస్టమ్ గురించి ఇక్కడ మనం తీసుకుంటున్నామని అనుకుందాం హైడ్రోపోనిక్ ఫామ్ అనేది నేల ఇసుక కంకర అవసరం లేని పొలం ఇక్కడ మీరు మొక్కలను పెంచడానికి పోషక ద్రావణము కలిగి ఉంటారు మరియు మీరు ఆ రకమైన వ్యవస్థను మోడల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుందాం ఇప్పుడు మీకు హైడ్రోపోనిక్ ఫామ్ కి ఏమి అవసరం మీరు ఉష్ణోగ్రత తేమ కాంతి ph ఆమ్లత్వం పోషక సాంద్రతలు మరియు మొదలైనటువంటి అనేక గ్రీన్ హౌస్ పారామితులను నియంత్రించాల్సి ఉంటుంది కాబట్టి మీరు స్వయంచాలక వ్యవస్థను రూపొందించాలని అనుకుంటే మీరు రకరకాల ఆబ్స్ట్రాక్షన్లను చేపట్టాలి లేదా ఆబ్స్ట్రాక్షన్ రకాలను సంగ్రహించాలి ఉదాహరణకు ఈ సాధారణ సందర్భంలో నేను వేర్వేరు గ్రీన్ హౌస్ పారామితులను నియంత్రించాల్సి వస్తే ఖచ్చితంగా మొదటి 2 ఆబ్స్ట్రాక్షన్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి 1 ఈ పారామితులు ఏ సమయంలోనైనా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు సెన్సర్లు అవసరం మరియు నేను వాటిని నియంత్రించాలనుకుంటున్నాను కాబట్టి తెలుసుకోవడం సరిపోదు ఈ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటే నేను దానిని పెంచాలి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే నేను దానిని తగ్గించాలి కాబట్టి నాకు ఆక్చుయేటర్లు అవసరం ఉదాహరణకు ఉష్ణోగ్రత కోసం హీటర్లు అవసరం ఇతర పారామితుల కోసం నాకు అనేక ఇతర ఆక్చుయేటర్లు అవసరం కొంచెం మరింత స్పష్టంగా ఉన్న పదాలలో చెప్పాలంటే మనం హైడ్రోపోనిక్ ఫామ్ను డిజైన్ చేస్తుంటే ఖచ్చితంగా మొక్కలు ఎలా పెరుగుతాయి మరియు వివిధ పోషకాలు మరియు పరిస్థితులను నియంత్రించడం ద్వారా వాటి వృద్ధి ప్రణాళికను ఎలా నియంత్రించవచ్చనే దాని గురించి మనకు ఒక ఆలోచన ఉండాలి కాబట్టి ఈ వ్యవస్థలో కొంచెం తక్కువ స్పష్టమైన కానీ చాలా క్లిష్టమైన ప్రధాన ఆబ్స్ట్రాక్షన్ మొక్కలను పెరిగేలాగా ఎలా చేయవచ్చనేది నిర్ణయించే వృద్ధి ప్రణాళికలు కాబట్టి ఇవన్నీ ఆబ్స్ట్రాక్షన్లు కానీ ప్రతి ఆబ్స్ట్రాక్షన్ వేరే కోణాన్ని చూస్తుంది మరియు మీరు సెన్సర్లను చూసినప్పుడు మీరు ఖచ్చితంగా పెరుగుతున్న మొక్క యొక్క అంశాలను విస్మరిస్తున్నారు మీరు పెరుగుతున్న మొక్కను చూస్తున్నప్పుడు మీరు హీటర్ యొక్క అంశాలను విస్మరిస్తున్నారు మరియు మొత్తం వ్యవస్థ సాధ్యమయ్యేలా ఏదో ఒకవిధంగా కలిసి పనిచేయడానికి మీకు ఈ విభిన్న ఆబ్స్ట్రాక్షన్లు అవసరం కాబట్టి ఇది ఆబ్స్ట్రాక్షన్ యొక్క ప్రాథమిక భావన మరియు తరచుగా ఆబ్స్ట్రాక్షన్ కేవలం ఒక ఐసోలేషన్ అని మనం చూస్తాము ఆబ్స్ట్రాక్షన్ వ్యక్తపరచడం కష్టం కాబట్టి మనం చేసేది అదే సమస్య యొక్క అనేక ఆబ్స్ట్రాక్షన్లు తరచుగా సాధ్యమే మరియు మనము కొన్నింటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాము మరియు మిగిలిన వాటిని విస్మరిస్తున్నాము ప్రతి ఆబ్స్ట్రాక్షన్ కు మనకు వేరే మోడల్ ఉంది దీనికి చాలా ఉదాహరణలు చూశాము ఇప్పుడు సమస్య వాస్తవానికి సంక్లిష్టంగా ఉన్నప్పుడు మనం వెతుకుతున్న విలక్షణమైన లక్ష్య వ్యవస్థల వంటిది అయినప్పుడు అప్పుడు ఆబ్స్ట్రాక్షన్ యొక్క ఒకే స్థాయి సరిపోదు ఇది మీరు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్య విషయం మీరు కోరుకుంటే మీరు మొత్తం వ్యవస్థను తీసుకుంటారు మరియు మీరు మొత్తం వ్యవస్థ కోసం ప్రధాన సంగ్రహణల సమితిని సృష్టిస్తారు ఇది చాలా క్లిష్టంగా ఉందని తరచుగా కనుగొంటారు కాబట్టి మీరు చేసేది మీరు క్రమానుగత సంగ్రహణ భావనను ఆశ్రయించడం అంటే మీరు ఒక పొరను సంగ్రహణలో మోడల్ చేయడానికి ప్రయత్నిస్తారు మరియు దిగువ పొర యొక్క సంగ్రహణలను ఉపయోగించి దిగువ పొర యొక్క సంగ్రహణలను కలిపి మీరు మోడల్ చేస్తారు అప్పుడు మీరు నిజంగా మోడల్ చేసిన పొర సంగ్రహణ యొక్క ఎగువ పొర పరంగా అమలు చేయబడుతుంది ఈ ప్రక్రియలో మీరు మొత్తం వ్యవస్థల కోసం సంగ్రహణ శ్రేణిని సృష్టిస్తారు ఇక భూమిపై నివసించే జీవన రూపాలను అధ్యయనం చేయడానికి మనకు ఇవ్వబడిన ఉదాహరణలను పరిశీలిద్దాం ఇప్పుడు సహజంగా ప్రతి జీవులను చూడటం అసాధ్యం కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు సంగ్రహణ యొక్క సోపానక్రమం చేస్తారు కాబట్టి మీరు సోపానక్రమాన్ని పరిశీలిస్తే ఇవి క్రింద ఉన్నవి చాలా నిర్దిష్ట జాతులు మనకు ఉన్న జాతులలో కూడా సోపానక్రమం మరింత లోతుగా వెళ్ళగలదు ఉదాహరణకు హోమోసేపియన్స్ మనమే హోమో సేపియన్స్ మనుషులు కాబట్టి హోమో సేపియన్ల మధ్య జాతి సమూహాలు ఉన్నాయని మీరు చెప్పగలిగే దానికంటే సోపానక్రమం లోతుగా వెళ్ళవచ్చు కాని మీరు జాతులను ప్రారంభ బిందువుగా ప్రారంభిస్తే అక్కడ వాటిలో చాలా ఉన్నాయి కాబట్టి ఆ సంగ్రహణలను నేరుగా చూడటానికి బదులుగా మీరు వాటిని వాటి సామాన్యత పరంగా సమూహపరచండి మరియు ఇందులో బహుళ పొరలను కలిగి ఉంటారు మీరు ఫైలమ్ను కలుపుతారు మీరు వాటిని కలిపి వాటి ఉమ్మడి పరంగా కలిపి జీవుల యొక్క ప్రాధమిక రాజ్యానికి వస్తారు అక్కడ మీరు జంతువులు మొక్కలు మరియు శిలీంధ్రాల గురించి మాట్లాడుతారు ఇవి మొక్కలు లేదా జంతువులు లేదా శిలీంధ్రాల యొక్క ప్రాధమిక జీవులు మరియు ప్రతి దశలో మరియు సమస్య అవసరాల నుండి ఈ సోపానక్రమాన్ని నిర్ణయించే కొన్ని సాధారణ లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి సమస్య స్పెసిఫికేషన్ నుండి ఈ సామాన్యతను సంగ్రహించి ఈ సోపానక్రమాన్ని నిర్వహించగలగడం మన పని కానీ సోపానక్రమం యొక్క ప్రాథమిక అవసరం చాలా క్లిష్టమైనది ఎందుకంటే ఇది సంగ్రహణ యొక్క సంక్లిష్టతను మరింత మెరుగైన పద్ధతిలో నిర్వహించడానికి మనకు సహాయపడుతుంది మనం కొంచెం సరళమైన సమస్యను చూద్దాం కాని మనకు ఇప్పటికే తెలిసిన సెలవు నిర్వహణ వ్యవస్థను కూడా సూచిస్తున్నాను మరియు ఇందులో మనకు ఉద్యోగుల యొక్క ఆబ్స్ట్రాక్షన్ ఉండవచ్చని మీకు తెలుసు ఎగ్జిక్యూటివ్లు లీడ్ ఇంజనీర్లు ఉన్నారు నిర్వాహకులు ఉన్నారు మరియు ఇక్కడ ఒక సోపానక్రమం ప్రకారం మనము చెప్పేది ఎగ్జిక్యూటివ్ ఒక ఉద్యోగి లీడ్ ఒక ఉద్యోగి మేనేజర్ ఒక ఉద్యోగి కాబట్టి ఆ ప్రక్రియలో మీరు నిర్దిష్ట లక్షణాలను పరిశీలిస్తే నైరూప్యత పరంగా మరింత సాధారణమైన ఉద్యోగికి కొన్ని లక్షణాలు ఉంటాయి మరియు అందువల్ల అన్ని నిర్దిష్ట అధికారులు లీడ్ మరియు మేనేజర్ కూడా లక్షణాలను పంచుకుంటారు కానీ వారు అదనపు లక్షణాలను కలిగి ఉండవచ్చ ఉదాహరణకు ఎగ్జిక్యూటివ్ అతను లేదా ఆమె రిపోర్టింగ్ చేసే లీడ్ ఉన్న లక్షణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఒక లీడ్ కి రిపోర్టింగ్ మేనేజర్ ఉందని చెప్పడానికి ఒక లీడ్ కి అదనపు లక్షణాలు ఉంటాయి తన నాయకత్వానికి నివేదించే అధికారుల జాబితాను కలిగి ఉంది ఈ సంగ్రహణ తీసుకునే బాధ్యతల ప్రవర్తన పరంగా మేనేజర్ అదేవిధంగా అదనపు లక్షణాలను కలిగి ఉంటాడు ఉద్యోగుల స్థాయిలో కొన్ని సాధారణం అంటే అన్ని స్పెషలైజేషన్లు అన్ని దిగువ స్థాయి సంగ్రహణలు ఆ బాధ్యతలను పంచుకుంటాయి కాని కొన్ని అదనపు బాధ్యతలు ఉండవచ్చు ఇవి వంటి దిగువ స్థాయి సంగ్రహణలకు ప్రత్యేకమైనవి ఎగ్జిక్యూటివ్స్ లీడ్ కి రిపోర్టింగ్ చేస్తారు లీడ్ చాలా ఇతర విషయాలు చేయగలరు నిర్వాహకులు చాలా అదనపు బాధ్యతలను చేయగలరు మరియు ఈ ప్రక్రియలో ఇది మళ్ళీ మళ్ళీ అవుతుంది ఇది ప్రత్యేకమైనది కాదు మనము ఉదాహరణకు మనము వీరు నా ఉద్యోగులు మరియు వీరు నా ఎగ్జిక్యూటివ్ వీరు నా ఆమోదించే ఉద్యోగులు వీరు నా లీడ్ వీరు నా మేనేజర్ అని చెప్పి సోపానక్రమం యొక్క వేరొక రకం సృష్టించగలము నేను ఈ రకమైన క్రమానుగత శ్రేణిని కూడా సృష్టించగలను కాబట్టి నేను చేసేది ఏమిటంటే ఆమోదించే ఉద్యోగులు అనే కొత్త ఆబ్స్ట్రాక్షన్ ను నేను ప్రవేశపెడుతున్నాను ఎందుకంటే ఒక వేళ నేను అప్రూవ్ లీవ్ రిగ్రెట్ లీవ్ రివోక్ లీవ్ టేక్ రిపోర్ట్ ఈ బాధ్యతలను చూస్తే నేను లీడ్ మరియు మేనేజర్ మధ్య ఒక సామాన్యతను కనుగొంటాను అందువల్ల నాకు వేరొకరికి సెలవును ఆమోదించగల ఉద్యోగుల మరొక నైరూప్య భావన ఉందని నేను ఆలోచించగలను ఎగ్జిక్యూటివ్స్ ఆ కోవలో పడరు ఎందుకంటే వారు ఇతరులకు సెలవును ఆమోదించలేరు కాబట్టి వారు వేరు చేస్తారు లీడ్స్ మరియు మేనేజర్ పరంగా తదుపరి స్థాయి సోపానక్రమంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆమోదించే మరొక సంగ్రహణ ఇక్కడ ఉంది కాబట్టి దీనిని వివరించే నా మొత్తం విషయం ఏమిటంటే క్రమానుగత పరంగా ఉంచినప్పుడు సంగ్రహణలు బాగా వ్యక్తమవుతాయని మరియు ఆ సోపానక్రమాలు ప్రత్యేకమైనవి కాదని నొక్కి చెప్పడం సమయం 2124 స్లైడ్ చూడండి మీరు హైడ్రోపోనిక్ గార్డెనింగ్ సిస్టమ్లోకి తిరిగి చూస్తే మనము సెన్సర్ల గురించి మాట్లాడాము కాబట్టి మనము బహుళ స్థాయి సోపానక్రమాన్ని సులభంగా చూడవచ్చు అది సాధారణంగా ఒక లక్షణం ఉన్న సెన్సర్లు కలిగి ఉంటుంది ఇది సెన్సర్లు ఎక్కడ ఉందో మీరు తెలుసుకోవాలి మరియు ప్రతి సెన్సర్ కు క్రమాంకనం అవసరం కనుక ఇది సెన్సర్ యొక్క ప్రాథమిక లక్షణం అప్పుడు నాకు ఉష్ణోగ్రత సెన్సర్ ఉంది అందువల్ల స్థానానికి అదనంగా దాని లక్షణం ఉష్ణోగ్రత ప్రస్తుత ఉష్ణోగ్రతను నివేదించగలగాలి అప్పుడు నేను క్రియాశీల ఉష్ణోగ్రత సెన్సర్ కలిగి ఉండవచ్చు క్రియాశీల ఉష్ణోగ్రత సెన్సర్ ఇది ఒక నిర్దిష్ట సమయంలో సెన్సర్ చేయడమే కాదు ఇది ప్రతిసారీ అందుబాటులో ఉంటుంది ఇది పనిచేయడానికి ఒక పాయింట్ను సెట్ చేయవచ్చు కాబట్టి ఇది ఎక్కువ లక్షణాలు ఎక్కువ ప్రవర్తనను కలిగి ఉంది మరియు అందువల్ల ఇది ఒక సోపానక్రమాన్ని ఏర్పరుస్తుంది ఇది సంగ్రహణల పరంగా బహుళ స్థాయిగా ఉంటుంది ఆబ్జెక్ట్ మోడళ్లకు అవసరమైన తదుపరి భావన లేదా తదుపరి ప్రధాన మూలకాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు ఎన్క్యాప్సులేషన్ అంటే మనందరికీ క్యాప్సూల్ అనే పదాన్ని బాగా తెలిసినట్లుగా చాలా సరళంగా చెప్పవచ్చు మరియు మనము దానిని మందులు ఔషధాలతో అనుబంధిస్తాము మనం ఎప్పుడు అనారోగ్యానికి గురైతే అప్పుడు మనకు మాత్రలు ఉంటాయి లేదా మనకు గుళికలు ఉంటాయి గుళిక అంటే ఏమిటి క్యాప్సూల్ మీరు గుర్తుచేసుకుంటే మనందరికీ క్యాప్సూల్స్ తినవలసిన దురదృష్టకర పరిస్థితి ఉందని ఖచ్చితంగా తెలుసు క్యాప్సూల్స్ పూత కలిగి ఉన్నాయని మనము కనుగొన్నాము అది ప్రాథమికంగా రుచి కలిగి ఉండదు మరియు మీరు ఎప్పుడైనా క్యాప్సూల్ తెరిచి రుచి చూడటానికి ప్రయత్నిస్తే లోపల అసలు ఔషధం సాధారణంగా చాలా చికాకు కలిగించే రుచిగా ఉంటుంది కాబట్టి ఔషధాన్ని అందించే రూపానికి రక్షణ కల్పించే క్యాప్సూల్ యొక్క ఉద్దేశ్యం కవచం ఔషధం యొక్క చిరాకు యొక్క చేదును నాలుక యొక్క ఆమోదయోగ్యత నుండి దాచడం మరియు ఎన్క్యాప్సులేషన్ ప్రాథమికంగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్ పరంగా వర్తించబడు భావన కాబట్టి మీరు ప్రతిదానిని ఒక పరంగా ఉంచారని నేను చెబుతున్నాను నేను ఈ రంగును మార్చాలనుకుంటున్నాను ఎరుపు రంగులోకి చూస్తున్నాను సరే కాబట్టి ప్రతిదీ కవరులో ఉంచండి మీరు ఒక లేఖ యొక్క 5 పేజీలను ఒక కవరులో వేసి దాన్ని ముద్రించి గ్రహీతకు డెలివరీ కోసం పోస్ట్ చేసినప్పుడు మనము కూడా ఒక ఎన్క్యాప్సులేషన్ చేస్తున్నాము కాబట్టి మనము ప్రాథమికంగా అనేక విభిన్న విషయాలను ఒకచోట చేర్చుకుంటున్నాము తద్వారా అవి కలిసి ఉండటానికి మరియు చక్కగా నిర్వచించబడిన చక్కటి ప్రణాళికతో కూడిన కక్ష్య ద్వారా దాన్ని ఉపయోగించటానికి మరొకదాన్ని అందిస్తాయి కాబట్టి మీరు ఎన్క్యాప్సులేటెడ్ ఎంటిటీ యొక్క కంటెంట్ను ఎలా ఉపయోగించాలో బాగా నిర్వచించబడిన ప్రణాళిక ఉంది కాబట్టి ఇది మెడికల్ క్యాప్సూల్ అయితే దానిని మింగడానికి మరియు మీ కడుపులోకి తీసుకెళ్లడానికి ప్రణాళిక చేస్తే యాసిడ్తో క్యాప్సూల్ పూత కవచాన్ని కరిగించి మీ కోసం ఔషధం పని చేస్తుంది ఇది ఒక కవరు అయితే పంపినవారిని మరియు గ్రహీతను వ్యక్తీకరించే ఉద్దేశ్యంతో దాన్ని నిలుపుకోవడమే మీ ఆలోచన మరీ ముఖ్యంగా గ్రహీత చిరునామా తద్వారా సరైన స్థానానికి చేరుకుంటుంది అక్కడ కవరును చింపి లోపల వున్నవి ఉత్తరాలు మరియు మొదలైనవి కనుగొంటారు కాబట్టి ఎన్క్యాప్సులేషన్లో 2 విషయాలు ఉన్నాయి కాబట్టి భౌతిక ఉదాహరణల గురించి మాట్లాడుతున్నాను సంభావిత పరంగా మీరు వ్యవహరించాల్సిన 2 విషయాలు ఉన్నాయి ఒకటి విషయాలను ఒక ఎంటిటీగా కలిపి ఉంచుతుంది మరియు మరొకటి విషయాలకు ప్రాప్యతను అందించగల యంత్రాంగాలు కొన్ని సమయాల్లో ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఒకదానికి ఎంపిక ప్రాతిపదిక కావచ్చు కాబట్టి ఎన్క్యాప్సులేషన్ ఒక నిర్మాణాన్ని ఏర్పరిచే ఆబ్స్ట్రాక్షన్ యొక్క అంశాన్ని విడి భాగాలుగా చేస్తుంది మరియు ప్రవర్తన అంటే సంగ్రహణకు ఒక నిర్మాణం ఉందని సంగ్రహణకు లక్షణాలు ఉన్నాయని మరియు దానికి బాధ్యతలను కలిగి ఉందని మనకు తెలుసు అదే ప్రవర్తన కాబట్టి మనము రెండింటినీ విభిన్న వేర్వేరు రూపాల్లో ఎన్క్యాప్సులేట్ చేయవచ్చు మరియు అవసరాన్ని బట్టి కలిపి లేదా విడిగా పనిచేయగలము సమయం 2605 స్లైడ్ చూడండి కాబట్టి ఇది మళ్ళీ కార్టూన్ నేను పుస్తకం నుండి ఈ చిత్రాలను ప్రేమిస్తున్నాను మీకు మొత్తం తెలుసు పిల్లి యొక్క చర్మం మరియు బయటి కండరాల పొర లోపల ఉన్నదాన్ని ఎన్క్యాప్సులేట్ చేస్తుంది పర్సనల్ కంప్యూటర్ను తెరవడం ఇది మరింత స్పష్టమైన ఉదాహరణ మరియు మీరు తెరిస్తే అందరికి ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాము బాహ్య కవచం ఉందని మీరు కనుగొన్నారు ఇది బయటి ఎన్క్యాప్సులేషన్ మరియు అంతర్గత వినియోగాలలో దీనికి పవర్ ఇన్ పుట్ పాయింట్ ఉండాలి మీకు కొన్ని USB పోర్ట్లు ఉంటాయి మీకు సీరియల్ కనెక్టర్ ఉండవచ్చు యంత్రం ఆన్లో ఉందా లేదా ఆఫ్లో ఉందా మీకు చూపించే కొన్ని లెడ్లు మీకు ఉంటాయి వంటి కొన్నింటిని మాత్రమే బహిర్గతం చేస్తుంది కానీ అది కాకుండా ఈ రకమైన పరంగా మీకు పెద్ద క్యారేజ్ తెలుసు కానీ మీరు లోపలికి తెరిస్తే అది వేలు మరియు మిలియన్ల ట్రాన్సిస్టర్లు ICలు కాదు మీరు ఇక్కడ ఇతర ఎన్క్యాప్సులేషన్లను కనుగొంటారు అవి విద్యుత్ సరఫరా కావచ్చు అది మదర్ బోర్డు కావచ్చు అది తమకు తామే ఎన్క్యాప్సులేట్ చేసుకున్న డ్రైవ్ కావచ్చు మరియు మీరు వాటిని బయటకు తీయాలనుకుంటే మీరు దీన్ని చేయగలుగుతారు మరియు ప్రతి దానిలో మీరు మళ్లీ ఉపయోగం యొక్క కక్ష్య ఉందని కనుగొంటారు మీరు విద్యుత్ సరఫరాను తీసుకుంటే ముడి శక్తి ని తీసుకొని దానినుండి మీకు వివిధ రకాల స్థిరీకరించిన DC వోల్టేజ్లను ప్లస్ మైనస్ 5 వోల్ట్లు 5V 12 వోల్ట్లు మరియు మొదలైనవి ఇచ్చే కొన్ని పవర్ అవుట్ పాయింట్లు కలిగి ఉండే ఒక పవర్ ఉందని మీరు కనుగొంటారు కాబట్టి మీరు డ్రైవ్ తీసి చూస్తే హార్డ్ డ్రైవ్ పవర్ ఇన్పుట్ పాయింట్లను కలిగి ఉందని హార్డ్ డ్రైవ్ లో అడ్రస్ మరియు డేటాబేస్ కనెక్షన్లు ఉన్నాయని మీరు కనుగొంటారు కానీ మిగిలినవన్నీ ఒక భౌతిక క్యాబినెట్ లోపల ఎన్క్యాప్సులేట్ చేయబడి ఉంటాయి ఇప్పుడు మీరు ఉపయోగించనివి పాత వ్యవస్థలు చాలా ఉంటే కాబట్టి మీరు హార్డ్డ్రైవ్ తెరిచి లోపల ఉన్నదాన్ని చూడాలనుకుంటే దానిపై కొన్ని బోర్డులు భాగాలు PCB లు ఉన్నాయని మీరు కనుగొంటారు వాస్తవానికి భౌతిక డ్రైవ్ యొక్క మరొక ఎన్క్యాప్సులేషన్ ఉంది మీరు మళ్ళీ తెరిస్తే మీరు వేరే వాస్తవ డిస్క్ ప్లాటర్ లేదా ఉనికిలో ఉన్న విభిన్న విషయాలను కనుగొంటారు కాబట్టి ఉద్దేశ్యం ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ అనేది ఒక ప్రాధమిక ప్రక్రియ దీని ద్వారా మీరు విషయాలను ఒకచోట చేర్చి చాలా ఎంపికైన వినియోగం దాన్ని ఉపయోగించాల్సిన వివిధ వ్యక్తులకు అందుబాటుని ఎంపిక చేసుకోవచ్చు అని చూపించడం మరియు కంప్యూటర్ సైన్స్ కు నేరుగా వస్తే ఎన్క్యాప్సులేషన్ అనేది మీరు దీని పరంగా అర్థం చేసుకోగల విషయం మీరు స్టాక్ సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే దీనికి ఒక నిర్మాణం మరియు ప్రవర్తన ఉండాలి నిర్మాణంలో 2 విషయాలు ఉండాలి నేను స్టాక్ చేయదలిచిన విలువలను ఉంచడానికి ఒక కంటైనర్ మరియు స్టాక్ పైభాగాన్ని గుర్తించడానికి మార్కర్ నేను దీన్ని నిజంగా మీకు చెప్పడానికి శ్రేణి జాబితా డబుల్ ఎండెడ్ క్యూ మరియు మొదలైన అనేక మార్గాలు ఉండవచ్చు మరియు తదనుగుణంగా వివిధ రకాల మార్కర్లను కలిగి ఉండవచ్చు మరియు ఇక్కడ వివరించేది నేను అంటే కొంచెం సంజ్ఞామానాన్ని ఉపయోగిస్తున్నాను ఇది కాలక్రమేణా మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ కొంచెం uml ను వ్రాయడానికి మరియు గుర్తు పెట్టడానికి స్టోర్ ముందు మరియు మార్కర్ ముందు మైనస్ చిహ్నం ప్రాథమికంగా ఇవి నిర్మాణంలో కొంత భాగం రక్షింపబడి ఉన్నాయని చూపిస్తాయి ఇవి భారీగా ఎన్క్యాప్సులేట్ చేయబడి ఉంటాయి మరియు దాదాపుగా బయటకు తీయబడలేవు మరియు తరువాత నాకు ఈ నాలుగింటి ప్రవర్తన స్టాక్ను నిర్దేశిస్తుంది కాబట్టి ఈ భాగం ఎన్క్యాప్సులేట్ చేయబడి ఉంటుంది మరియు ఇది మీరు స్టాక్ను ఉపయోగించే కక్ష్య మీరు స్టాక్ను శ్రేణిలో జాబితాలో లేదా డెక్లో కలిగి ఉండవచ్చు మీ కక్ష్యలు ఒకేలా ఉన్నంత వరకు మీ వినియోగ నమూనా అదే అయినంత వరకు స్టాక్ దేనిలో ఉంది అని మీరు నిజంగా పట్టించుకోరు కాబట్టి ఇది ఎన్క్యాప్సులేషన్ యొక్క ప్రాథమిక లక్షణం ఇది కాంట్రాక్టు ఇంటర్ ఫేస్ నుండి అమలు యొక్క కొన్ని ఆసక్తికరమైన భాగాలను దాచిపెడుతుంది